మనము చర్చించే మొదటి విషయం ఇన్సర్షన్ ఇన్సర్షన్ సింటాక్స్ కేవలం INSERT INTO అని నిర్దిష్ట రిలేషన్ పేరుతో ఉంటుంది అది r విలువలు ఏర్పడిన టపుల్స్ కు విలువలను ఏర్పరుస్తుంది అని పరిగణించండి కాబట్టి ఒక ఉదాహరణ INSERT INTO account ano bname bal VALUES 12 "DEF" 100 మనం దీని అర్థం 12 అకౌంట్ నంబర్ DEF అనేది బ్రాంచ్ పేరు మరియు 100 అనేది బ్యాలెన్స్ అని చెప్పవచ్చు కాబట్టి ఈ టపుల్ అకౌంట్ పట్టికలో చేర్చబడుతుంది స్కీమా స్పష్టంగా ఉంటే అంటే అకౌంట్ యొక్క స్కీమా వాస్తవానికి ano bname మరియు balance అప్పుడు దీనిని విస్మరించవచ్చు కానీ దీనిని జోడించవచ్చు మరియు 100 మొదలైన వాటికి బదులుగా ఒక నిర్దిష్ట విలువ తెలియదు null ను కూడా ఇన్సర్ట్ చేయవచ్చు బ్యాలెన్స్ క్యాన్సల్ చేయదగినది నా ఉద్దేశ్యం కండిషన్ ఉంటే మనము పట్టిక పేరును సెటప్ చేస్తున్నప్పుడు null విలువలను అనుమతించవచ్చా లేదా అని మనము కొన్ని అట్ట్రిబ్యూట్ లను నిర్వచించవచ్చని మీరు గుర్తుంచుకోండి వారు నల్ విలువలను అనుమతించినట్లయితే ఇది మంచిది లేకపోతే లోపాలు ఉంటాయి ఇప్పుడు ఒక విషయం ఏమిటంటే ఇన్సర్షన్ కూడా కావచ్చు కాబట్టి క్వరీ యొక్క విలువను పట్టికలో ఇన్సర్ట్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు కాబట్టి ఉదాహరణకు ఇది చేయవచ్చు INSERT INTO account SELECT lno bname 20 FROM loan WHERE bname "DEF" ముఖ్యంగా చేసేది ఏమిటంటే ఇది బ్యాలెన్స్ 20 తో కొత్త అకౌంట్ ను క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈ DEF బ్రాంచ్ లో బ్యాలెన్స్ ఎల్లప్పుడూ 20 కి సెట్ చేయబడుతుంది ప్రతి లోన్ కి ఎక్కడ లోన్ ఉందో అది ఒక అకౌంట్ ను సృష్టిస్తుంది మరియు అకౌంట్ సంఖ్యను లోన్ సంఖ్యతో సమానంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా భాగంను ఇన్సర్ట్ చేయవచ్చు కాబట్టి ఇది తప్పనిసరిగా ఒక క్వరీ ఇది మొదట పరిష్కరించబడుతుంది తర్వాత అన్ని విలువలు అకౌంట్ లో ఇన్సర్ట్ చేయబడతాయి ఇప్పుడు ఒక విషయం ఏమిటంటే ఇన్సర్షన్ ప్రారంభించడానికి ముందు క్వరీ ను పూర్తిగా విశ్లేషించాలి లేకపోతే అక్కడ జరగవచ్చు అనంతమైన ఇన్సర్షన్ లు జరగవచ్చు కాబట్టి క్రిందిది చాలా సులభమైన ఉదాహరణ కాబట్టి మీరు ఒక రిలేషన్ ను డూప్లికేట్ చేయాలనుకుంటున్నారని అనుకుందాం ఏవైనా కారణాల వల్ల అది స్పష్టంగా లేదు కానీ మీరు అలా చేయాలనుకుంటున్నారని అనుకుందాం కాబట్టి మీరు క్వరీ లుగా వ్రాయవచ్చు insert into r select from r ఇప్పుడు ఏమి జరుగుతుందో ఊహించండి ఇది null గా లేనట్లయితే దీనిని ముందుగా మూల్యాంకనం చేయాలి అప్పుడు అన్ని ఫలితాలు అందులోకి ఇన్సర్ట్ చేయబడతాయి కాబట్టి ఇది మాత్రమే ఇది 1 ని అందిస్తుంది కాబట్టి ఇది తప్పనిసరిగా రిలేషన్ను డూప్లికేట్ చేస్తుంది అది అంటే రిలేషన్ లోని తుపుల్స్ ను డూప్లికేట్ చేస్తుంది కాబట్టి మనము డిలేషన్ కు వెళ్లవచ్చు సింటాక్స్ ఈ విధం గా ఉంటుంది delete from relation where there is a predicate కాబట్టి ప్రిడికేట్ సరైనది అయినప్పుడు r సంబంధాన్ని తొలగిస్తారు ఉదాహరణకు అకౌంట్ నంబర్ 12 తొలగించబడుతుంది ఒకవేళ where భాగం ఖాళీగా ఉంటే delete from account అని చెప్పవచ్చు అదే నియమం వర్తిస్తుంది where భాగం ఖాళీగా ఉంటే అది నిజం అని అర్ధం అంటే ప్రతి టపుల్ అకౌంట్ నుండి తొలగించబడుతుంది కాబట్టి దీని చివరలో అది ఖాళీ రిలేషన్ ను ఇస్తుంది మరేమీ కాదు మరియు ఇన్సర్షన్ వలె డిలిషన్ కూడా చేయవచ్చు మీరు ఈ డిలిట్ అంశంలో భాగంగా ఒక క్వరీ ను ఉపయోగించవచ్చు కాబట్టి క్వరీ మూల్యాంకనం చేయబడిన చోట మాత్రమే మరియు క్వరీను సంతృప్తిపరిచే టపుల్స్ మాత్రమే తొలగించబడతాయి మరియు ఈ క్రింది ఉదాహరణను పరిగణించండి మరోసారి అది ఏమి చేయాలను కుంటుందంటే బ్యాలెన్స్ విలువ సగటు కంటే తక్కువగా ఉన్న అన్ని అకౌంట్ లను ఇది తొలగిస్తుంది ఇప్పుడు మరోసారి బ్యాలెన్స్ ముందుగా సగటును పూర్తి చేయాలి ఆపై డిలిషన్ జరుగుతుంది లేకుంటే అది డిలిట్ చేస్తూనే ఉంటుంది ఏమి జరుగుతుందో మీరు చూడవచ్చు చివరగా ఈ అప్డేటింగ్ ఉంది సింటాక్స్ అనేది ఈ విధం గా ఉంటుంది update relation r set certain values set attributes lists మొదలగునవి కాబట్టి ఏవైనా sum ఫంక్షన్కి సమానమైన అట్ట్రిబ్యూట్ జాబితాలను సెట్ చేయండి కొన్ని ఇతర అట్ట్రిబ్యూట్ ల జాబితాలను సెట్ చేయండి కాబట్టి సెట్ Ai f అని చేయండి ఇక్కడ P ప్రిడికేట్ ఒక ఉదాహరణ ఏమిటంటే UPDATE account SET bal bal 1 05 WHERE bal ≥ 1000 కాబట్టి ఇది ఏమి చేయడానికి ప్రయత్నిస్తుందటే ప్రతి అకౌంట్ అక్కడ బ్యాలెన్స్1000 8 వడ్డీ ఇవ్వబడుతుంది కాబట్టి బ్యాలెన్స్ తప్పనిసరిగా 8 పెరుగుతుంది కాబట్టి ఇది చేయవచ్చు మరోసారి where where భాగం ఖాళీగా ఉంటే అది నిజమని అంచనా వేస్తుంది కాబట్టి అంటే ప్రతిదీ పూర్తవుతుంది మరియు అలా మొదలైనవి గత సమస్య అదే మరలా మీరు ఎలా చేస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మళ్లీ ఇది ఒక క్వరీ కావచ్చు ఇది మొదట మూల్యాంకనం చేయబడుతుంది మరియు తర్వాత ఈ క్లాజు కేసు ఉండవచ్చు మరియు ఒక కేస్ క్లాజ్ ఉండవచ్చు ఇది తప్పనిసరిగా స్విచ్ కేస్ రకమైన విషయానికి సమానంగా ఉంటుంది మరియు తరువాత సింటాక్స్ ను చూడవచ్చు కాబట్టి బేసిక్ క్వరీస్ మరియు డేటాబేస్ మోడిఫికేషన్స్ పూర్తయ్యాయి తరువాత మరొక ముఖ్యమైన అంశం చూస్తాము కాబట్టి తదుపరి SQL లో join ను కవర్ చేస్తాము కాబట్టి జాయిన్ మనం చూసినట్లుగా వివిధ రకాల జాయిన్లు ఉన్నాయి లెఫ్ట్ జాయింట్ ఉంది అంటే అది లెఫ్ట్ జాయిన్ ఔటర్ అని అర్థం రైట్ జాయిన్ ఫుల్ జాయిన్ నాచురల్ జాయిన్ ఇవి మొదటి 4 ఒక గ్రూప్ లో వస్తాయి నాచురల్ జాయిన్ మరొక గ్రూప్ లోకి వస్తుంది ఒక నిర్దిష్ట జాయిన్ను కూడా సెట్ చేయవచ్చు ఒక on నిర్దిష్ట ప్రిడికేట్ సెట్ చేయవచ్చు మరియు తర్వాత using అట్ట్రిబ్యూట్ న్ని ఉపయోగించి కూడా సెట్ చేయవచ్చు కాబట్టి on ప్రిడికేట్లో ఉంది మరియు using అనేది అట్ట్రిబ్యూట్ కాబట్టి ఇవి జాయిన్ చేయడానికి వివిధ మార్గాలు కాబట్టి ఉదాహరణకు loan inner join borrower on అని పరిగణించండి మీరు షరతును పేర్కొనవచ్చు ఇది loan lno ఇప్పుడు ఇది ఇది loan natural join borrower అని చెప్పడానికి సమానం ఇది మళ్లీ loan join borrower అని చెప్పడానికి సమానం నన్ను క్షమించండి ఇది natural inner join అయి ఉండాలి మరియు ఇది lno ఉపయోగించి loan inner join కాబట్టి ఈ మూడు క్వరీ లూ సమానమైనవి మరియు అవి పేర్కొనడానికి విభిన్న మార్గాలు కాబట్టి నాచురల్ జాయిన్ అనునది ఆ సంఖ్యపై ఇన్నర్ జాయిన్ వలె ఉంటుంది ఎందుకంటే అదే అట్ట్రిబ్యూట్ విలువ కాబట్టి ఇది వాస్తవంగా వాస్తవ సంఖ్యను ఉపయోగించి అది తప్పనిసరిగా ఈ స్థితికి అనువదిస్తుంది మరియు అది స్పష్టంగా on వ్రాసే విధంగానే ఉంటుంది మరియు నాచురల్ జాయిన్ కూడా అదే విధంగా ఉంటుంది జాయిన్ కు ఒక ఉదాహరణ కావచ్చు కాబట్టి దాన్ని పరిష్కరించడానికి ఒక మార్గం క్రింది విధంగా ఉంటుంది ఇప్పుడు ఒక నిర్దిష్ట క్వరీ ను పరిష్కరించడానికి వివిధ మార్గాలు ఉన్నాయని గుర్తుంచుకోండి లేదా ఒకే క్వరీ ను పరిష్కరించే వివిధ సమానమైన SQL స్టేట్మెంట్లు వ్రాయవచ్చు ఖాతా లేదా లోన్ ఉన్న కస్టమర్లను కనుగొనండి కానీ రెండూ కాదు కాబట్టి ఇక్కడ ఒక మార్గం ఉంది select cname from ఇది ఏమిటంటే నేను దానిని వ్రాస్తున్నాను కాబట్టి depositor natural full join borrower where ano is null or lno is null ఇప్పుడు దీనికి కొంచెం ఆలోచన అవసరం కాబట్టి ఈ క్రింది విధంగా ఉంది మొదటగా depositor natural full join borrower ఇది డిపాజిటర్ మరియు రుణగ్రహీత యొక్క ప్రతి కలయికను సృష్టిస్తుంది కనుక ఇది కస్టమర్స్ అందరినీ కనుగొంటుంది ఇప్పుడు ఇది నాచురల్ ఫుల్ జాయిన్ కాబట్టి మీరు natural join the depositor and the borrower table అని పరిగణించినప్పుడు వారు కస్టమర్ పేరుపై అంగీకరిస్తారు మీరు జాయినింగ్ చేస్తున్నప్పుడు depositor మరియు borrower వారు తప్పనిసరిగా ఒకే కస్టమర్ పేరుగా ఉండాలి కనుక ఇది అన్నింటినీ కనుగొంటుంది ప్రతి కస్టమర్ పేరుకు అకౌంట్ నంబర్ మరియు lno ఇప్పుడు కనుక అకౌంట్ నంబర్ ఉన్నప్పటికీ lno కు సంబంధించినది కాదు ఎందుకంటే ఇది full join వలన అది వారికి అవుట్పుట్ అవుతుంది ఇప్పుడు మనకు కావలసినది ఏమిటంటే ఆ రకమైన విషయాలు మాకు కావాలి అక్కడ అకౌంట్ నంబర్ లేదా lno ఉంటుంది కాబట్టి వాటిలో కనీసం ఒకటి అయినా నల్ అయి ఉండాలి కాబట్టి అందుకే ఇది ఒక or క్లాజు కాబట్టి వాటిలో కనీసం ఒకటి కాబట్టి కస్టమర్ అకౌంట్ నెంబర్ మరియు lno రెండింటినీ కలిగి ఉంటే అప్పుడు రెండూ చెల్లుబాటు అవుతాయి కాబట్టి ఇది false అవుతుంది కాబట్టి అది అవుట్పుట్ కావడం లేదు కాబట్టి అకౌంట్ లేదా లోన్ ఉన్న కస్టమర్లను కనుగొనడానికి ఇది మార్గం కానీ రెండూ కాదు కాబట్టి ఇది SQL మొదలైన వాటి గురించి భాగాన్ని పూర్తి చేస్తుంది మరియు SQL లో మరికొన్ని నిర్మాణాలు ఉన్నాయి కొన్నింటిని మనం తరువాత చర్చిస్తాము SQL యొక్క కొన్ని ముఖ్యమైన ఇతర నిర్మాణాలు మొదటిది view కాబట్టి view అనేది భౌతికంగా లేని క్వరీ యొక్క సమాధానం కాబట్టి ఇది భౌతికంగా ఉండదు కానీ క్వరీ వ్యక్తీకరణకు సమాధానం కాబట్టి view ను వర్చువల్ రిలేషన్గా పరిగణించవచ్చు ఒక ఉదాహరణ views ఎందుకు అవసరం క్వరీ ల ప్రాసెసింగ్లో views సహాయపడతాయి ఈ కింది ఒక ఉదాహరణను పరిగణించండి ఇది జరుగుతోందని అనుకుందాం create view ఇది ఒక view ను క్రియేట్ చేయడానికి సింటాక్స్ కాబట్టి కస్టమర్స్ యొక్క లోన్ లన్నింటినీ కనుగొనడానికి ఈ view ప్రయత్నిస్తుంది కానీ కానీ అది లోన్ అమౌంట్ గురించి పట్టించుకోదు కాబట్టి మేము ఈ ఉదాహరణకి వెళితే కాబట్టి ఇది view ఈ view ను తరువాత ఎక్కడైనా ఉపయోగించవచ్చు ఇక్కడ ఇది ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మేము ఈ క్రింది వాటిని చేద్దాం కాబట్టి select from v where branch name DEF అనుకుందాం కాబట్టి మీకు DEF బ్రాంచ్ లో అకౌంట్ ఉన్న కస్టమర్స్ అందరి పేర్లు కావాలి అంతే కాబట్టి ఈ view v తప్పనిసరిగా ఇది ఈ క్వరీ లో భాగం ఇది తప్పనిసరిగా select from వ్రాయడం లాంటిది అప్పుడు ఈ మొత్తం విషయం ఇక్కడకు వెళ్తుంది ఇది ఇక్కడ ఉంది అదే క్లాజ్ చేయబడుతుంది కాబట్టి గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే view ఎలా నిల్వ చేయబడుతుంది నేను చెప్పినట్లు view భౌతికంగా నిల్వ చేయబడలేదు కాబట్టి స్టోర్ చేయబడినది ఏమిటంటే క్వరీ వ్యక్తీకరణ స్టోర్ చేయబడుతుంది ఈ క్రింది క్వరీ వ్యక్తీకరణ స్టోర్ చేయబడుతుంది కాబట్టి v ఎక్కడ ఉపయోగించినా అది వాస్తవానికి క్వరీకు సమానమైన క్వరీ వ్యక్తీకరణతో భర్తీ చేయబడుతుంది కాబట్టి ఇది క్వరీ వ్యక్తీకరణ కాబట్టి ఇది వాస్తవానికి క్వరీ వ్యక్తీకరణ ద్వారా భర్తీ చేయబడుతోంది మరియు రన్ టైమ్లో ఈ క్వరీ మూల్యాంకనం చేయబడుతుంది మరియు మొత్తం సమాధానం ఫలితంగా ఉంటుంది కాబట్టి అలాంటి కేసు ఎందుకు జరిగింది కారణం view ను ఉపయోగించినప్పుడు అది view ను ఉపయోగించే రిలేషన్ ను మార్చవచ్చు కాబట్టి ఉదాహరణకు మనం చూసే క్వరీ కు తిరిగి వెళితే ఈ create view v కింది borrower మరియు loan పట్టికలను ఉపయోగిస్తుంది ఇప్పుడు మీరు దీనిని పట్టికగా స్టోర్ చేస్తే borrower మరియు loan మారినట్లయితే ఆ మార్పును view v తెలుసుకునే మార్గం లేదు మరొక చివరలో క్వరీ వ్యక్తీకరణ మాత్రమే స్టోర్ చేయబడితే అది మంచిది ఎందుకంటే borrower మరియు loan మారినా అది పట్టింపు లేదు ఇది క్వరీ రన్ టైమ్లో మళ్లీ అమలు చేయబడుతుంది కాబట్టి మరేమీ సమస్య కాదు కాబట్టి అందుకే ఆంక్షలు ఉన్నాయి ఏమి చేయవచ్చు ఏ విధమైన views చేయవచ్చు మరియు view ను అప్డేట్ చేయవచ్చు మొదలైనవి view ను అప్డేట్ చేయకపోవచ్చు ఎందుకంటే view ను అప్డేట్ చేయడం అంటే తప్పనిసరిగా borrower మరియు loan పట్టికలను సరిగ్గా అప్డేట్ చేయడం ఎలా అప్డేట్ చేయాలో స్పష్టంగా లేదు లేదా అది null టపుల్స్ null విలువలు మరియు అన్ని విషయాల సమస్యల్లోకి ప్రవేశించవచ్చు కొన్ని views కోసం మెటీరియలైజేషన్ అనే పదం ఉంది కాబట్టి కొన్ని views మెటీరియలైజ్ చేయబడ్డాయి ఇది క్వరీ ఇంజిన్ మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది డేటాబేస్ ఇంజిన్ కొన్ని views మెటీరియలైజ్ చేయబడినప్పుడు view అనేది భౌతికంగా నిల్వ చేయబడిందని భౌతికంగా నిల్వ చేయబడిందని అర్థం ఇప్పుడు views తగినంత సరళంగా ఉన్నప్పుడు ఎందుకు చేయబడుతుంది మరియు view ను ముల్టీపుల్ క్వరీ లలో ఉపయోగించినప్పుడు view ను సాకారం చేయడం అర్ధమే ఎందుకంటే అప్పుడు ఈ క్రింది క్వరీ రన్ టైమ్లో మూల్యాంకనం చేయబడదు కాబట్టి అది view మెటీరియలైజేషన్ సమస్య మరియు లేకపోతే ఒక view మొదలైనవి అప్డేట్ చేయబడదు ఈ SQL లో మేము కవర్ చేసే చివరి అంశంను ట్రిగ్గర్ అని అంటారు కాబట్టి ట్రిగ్గర్ అంటే ఏమిటో వ్రాస్తాను ట్రిగ్గర్ స్టేట్మెంట్ డేటాబేస్ స్టఫ్ యొక్క ఆటోమేటిక్ మేనేజ్మెంట్ను అనుమతిస్తుంది ఇది ఒక ఆటోమేటిక్ కాబట్టి ఒక రిలేషన్ లో కొన్ని చర్యలు ఆటోమేటిక్ గా జరిగినప్పుడు మరికొన్ని స్టేట్మెంట్లు జరుగుతాయి మరియు అది ముఖ్యంగా ఇది కొన్ని విషయాలను ట్రిగ్గర్ చేస్తుంది ఉదాహరణకు గ్రేడ్ సమర్పించినప్పుడల్లా విద్యార్థి డేటాబేస్ల ఉదాహరణలో ఒక నిర్దిష్ట కోర్సు కోసం గ్రేడ్ సమర్పించినప్పుడల్లా విద్యార్థి యొక్క CGPI ఆటోమేటిక్ గా తిరిగి లెక్కించబడుతుంది మరియు అది స్టోర్ చేయబడుతుంది కాబట్టి దీనిని ట్రిగ్గర్గా వ్రాయవచ్చు కాబట్టి కొత్త గ్రేడ్ ను ఇన్సర్ట్ చేసినప్పుడల్లా CGPI ని ఆటోమేటిక్ గా తిరిగి లెక్కించే ట్రిగ్గర్ ఉంది కాబట్టి ఇది తప్పనిసరిగా అనుసరిస్తుంది దీనిని event condition action మోడల్ అంటారు కాబట్టి ఇది ECA మోడల్ కాబట్టి ఏదైనా సంఘటన జరిగినప్పుడు అది కొన్ని షరతుల కోసం తనిఖీ చేస్తుంది అది నిజమైతే సంబంధిత చర్య తీసుకోబడుతోంది కాబట్టి ఈవెంట్ తప్పనిసరిగా ఒక డేటాబేస్ మోడిఫికేషన్ కాబట్టి ఇన్సర్షన్ అప్ డేషన్స్ లేదా డిలీషన్ మొదలైనవి ఈ కండిషన్ ఒక ప్రెడికేట్ మరియు యాక్షన్ ఏదైనా ఇతర డేటాబేస్ యాక్షన్ లేదా కొన్ని ఎక్సటర్నల్ కార్యక్రమాలు కూడా చేయవచ్చు మరియు ఈవెంట్కు ముందు లేదా తరువాత యాక్షన్ చేయవచ్చు కాబట్టి ఇది మోడిఫికేషన్ ఈవెంట్ కాబట్టి యాక్షన్ ను before action లేదా after action అని పేర్కొనవచ్చు కాబట్టి సాధారణంగా ఇది after action కానీ దీనిని before action అని కూడా పేర్కొనవచ్చు ఉదాహరణకు ఈ క్రింది క్వరీ గురించి ఆలోచించండి కాబట్టి create trigger అందుచేత create trigger అని చెబుతుంది అప్డేట్ అని చెప్పవచ్చు ట్రిగ్గర్ పేరు మీరు ఏదైనా ఇవ్వవచ్చు పరిగణించండి update bname ఇది ఒక ట్రిగ్గర్ ఆ తరువాత ఇది పరిగణించండి సరే ఆ తర్వాత ఇది తర్వాత మోడల్ కాబట్టి ఈవెంట్ జరిగిన తర్వాత after update of bname on branch కాబట్టి ఈ అప్డేట్ ఎలా చేయబడుతుందో మీరు చెప్పగలరు కాబట్టి తీసుకోగల యాక్షన్ ఏమిటి కాబట్టి for each row when bcity "ABC" ఉన్నప్పుడు begin ఉందని begin మరియు end ఉందని మీరు చూడవచ్చు Update account కింది పద్ధతిలో set bname new bname where bname old bname ను సెట్ చేయండి ఇది end కాబట్టి ఈ ఉదాహరణ చాలా సమస్యలను కవర్ చేస్తుంది కాబట్టి నేను వాటిని ఒక్కొక్కటిగా తెలియజేస్తాను కాబట్టి మొదట create a trigger చేయండి ట్రిగ్గర్ పేరు update bname ఇది after ను చెబుతుంది కనుక ఇది ఒక after event అని అర్థం After ఈవెంట్ ఏమిటి branch లో బ్రాంచ్ పేరును అప్డేట్ చేయడం కాబట్టి branch లో బ్రాంచ్ పేరు అప్డేట్ అయినప్పుడల్లా ఈ ట్రిగ్గర్ తప్పనిసరిగా ప్రారంభించబడుతుంది ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది బ్రాంచ్ సిటీ ABC అయినప్పుడు మాత్రమే ప్రతి వరుసకు ట్రిగ్గర్ వర్తించబడుతుంది ట్రిగ్గర్లోని కండిషన్ ఇది కాబట్టి ఇది బ్రాంచ్ లోని ప్రతిదానికీ కాదు అప్పుడు తీసుకుంటున్న యాక్షన్ ఏమిటి అది account పట్టిక account రిలేషన్ కింది పద్ధతిలో నవీకరించబడింది బ్రాంచ్ పేరు పాత బ్రాంచ్ పేరు ఉన్న వాటి కోసం కొత్త బ్రాంచ్ పేరుకు సెట్ చేయబడింది ఈ new మరియు old తప్పనిసరిగా ప్రత్యేక గుర్తులను కలిగి ఉంటాయి ఎందుకంటే ఇది ఒక అప్డేట్ ఈవెంట్ ఇది కొత్త బ్రాంచ్ పేరు ఇక్కడ నుండి లభించింది మరియు పాత బ్రాంచ్ పేరు ఇప్పటికే డేటాబేస్లో ఉన్న దాని నుండి లభిస్తుంది ట్రిగ్గర్తో ఎలా పని చేయాలో ఇది ఒక ఉదాహరణ కాబట్టి ఇక్కడితో SQL లో కొంత భాగం పూర్తి అయింది కాబట్టి మేము అన్ని బేసిక్ ఆపరేటర్ల గురించి కవర్ చేసాము మేము నెస్టెడ్ సబ్ క్వరీ లను కవర్ చేసాము మనము అప్డేట్ డిలీషన్ ఇన్సర్షన్ మొదలైనవి మరియు SQL లో కొన్ని ప్రత్యేక సమస్యలు views మరియు ట్రిగ్గర్లు కవర్ చేశాము